హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మల్టీమీడియా ప్రెజెంటేషన్ అండర్స్టాండింగ్ ది బేసిక్స్Multimedia Presentation Understanding the Basics గురించి చూడబోతున్నాం దీనికి ముందు క్లాస్ లో మనము ప్రెజెంటేషన్ యొక్క కొన్ని అంశాలను చూసాము మరియు ఈ ప్రత్యేక సందర్భంలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇమేజ్ కాంపోనెంట్ మరియు టెక్స్ట్ కాంపోనెంట్ ఎలా ఏకీకృతం అవుతాయో మనం తెలుసుకోవాలి మన చర్చ ఇప్పటివరకు చిత్రాల ప్రాథమికాంశాలపై దృష్టి సారించింది మరియు ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధం వాటిని సున్నితంగా వ్యక్తీకరించడం మార్చడం అర్థం చేసుకోవడం మరియు విజయవంతమైన మార్గంలో ఉపయోగించుకునే విధానం అన్నిటి గురుంచి బహుశా దీనికి కొంచెం ఎక్కువ పరిశీలన అవసరం వాస్తవానికి తర్వాత ఓరల్ డైమెన్షన్ పై ఉపన్యాసం ఉన్నప్పుడు సంగీత భాగం జోడించబడుతుంది ఇది మళ్లీ సంబంధితమైన ప్రెజెంటేషన్లతో అనుసంధానించబడుతుంది కానీ సాధారణ శబ్దాలు లేదా సంగీతంలో ఖచ్చితంగా అవసరమైతే తప్ప మరియు సంగీతం నిర్దిష్టంగా ఉంటే తప్ప ప్రెజెంటేషన్లలో దూరంగా ఉంచాలి ఎందుకంటే అవి మన దృష్టిని మరల్చుతాయి కానీ నేను ప్రస్తుతం మాట్లాడుతున్న దాని గురించి ప్రెజెంటేషన్లకు మాత్రమే వర్తించదు అవి వెబ్ పేజీలకు కూడా వర్తిస్తాయి అవి ప్రకటనలకు వర్తించవచ్చు దృశ్య సంస్కృతిలో మనం కనుగొనే అనేక రకాల అంశాలకు అవి వర్తిస్తాయి మరియు అందుకే మనము వాటిని మరింత వివరంగా చర్చించబోతున్నాము కాబట్టి మల్టీమీడియా డైమెన్షన్ అంటే అనేక అంశాలు కలిసి వచ్చినప్పుడు మనం దానిని మల్టీమీడియా అని పిలుస్తాము మరియు ముందుగా లేయర్ లను చూడటం మొదలుపెడితే దీనితో ప్రారంబిస్తే మొదటిగా టెక్స్ట్ లేదా విజువల్స్ ఆపై మరొకటి వచనంతో ప్రారంభిద్దాం ఒక స్థాయి ధ్వనితో కూడిన వచనం శబ్దాలు మరియు చిత్రాలతో వచనం ఇది మరొక స్థాయి శబ్దాలతో కూడిన వచనం చిత్రాలు సంగీతం మరొక స్థాయి శబ్దాలు చిత్రాలు సంగీతం మరియు ఇంటరాక్టివిటీ తో కూడిన పాఠాలు మరియు మనము మల్టీమీడియా యొక్క పూర్తి అంశాలు కలిగి ఉన్నాము ఈ రోజు మనం ఒక అంశం మీద పూర్తిగా దృష్టి సారిస్తాము అది పాఠాలు మరియు చిత్రాల మధ్య సంబంధం తర్వాత మనము మౌఖిక లేదా సంగీతాన్ని విడిగా తీసుకుంటాము మరియు మీరు ఈ ఉపన్యాసాలను విన్న తర్వాత వాటిని ఒకదానితో ఒకటి లింక్ చేయగలుగుతారు తర్వాత మీరు వాటిని ఒకదానితో ఒకటి కలిపి లింక్ చేయడానికి ప్రయత్నించండి కాబట్టి ఇక్కడ చూస్తున్న విషయాలు చిత్రాలు పాఠాలు వాటి స్థానాలు మరియు ప్రాముఖ్యత చిత్రాలు మరియు పాఠాల మధ్య సంబంధాలు అవి ఎలా సంకర్షణ చెందుతాయి ఇంటరాక్టివ్ అర్థం ఏమిటి మనము ఆడియోను ఉంచినప్పుడు ఏమి జరుగుతుంది మరియు చిత్రం వచనం ఆడియో అనే వాటిపై ఉపన్యాసంలో మనం చూస్తాము మనము దానిని ఇక్కడ చూడము కానీ మీకు ఆ అంశం వచ్చినపుడు దయచేసి దానిని లింక్ చేయండి లేదా ఈ ప్రత్యేక ఉపన్యాసానికి సంబంధించిన సమయం తక్కువగా ఉన్నందున మనము దానిని ఇక్కడ చర్చించలేకపోవచ్చు యానిమేషన్ ప్రపంచం మరియు కొన్ని కేస్ స్టడీస్ని పరిశీలిస్తాము మన పరిశోధనలో భాగంగా మనము ఒకటి లేదా రెండు కార్యకలాపాలను కలిసి చేస్తాము మరియు మనము దానిని ఏదో ఒక రోజు చేద్దాము దానిని మీకు నేను షేర్ చేయగలనని ఆశిస్తున్నాను కొన్ని కార్యకలాపాలు మిమ్మల్ని ఉత్తేజపరుస్తాయి మీకు ఆసక్తిని కలిగిస్తాయి మరియు చర్చా వేదికపై సమూహ చర్చలకు దారితీస్తాయి కాబట్టి మీరు చిత్రాలను టెక్స్ట్ లతో సంబంధాన్ని చూస్తున్నట్లయితే ఇక్కడ మొదటిగా ఈ సందర్భంలో మనం మొదట సూర్యుడుని మరియు తరువాత సూర్యుడు టెక్స్ట్ కనిపించడం కనుగొన్నాము అటువంటి పరిస్థితిలో వస్తువు ఉంటే బాటిల్ కానీ లేదా మరేదైనా ఉంటే అప్పుడు నిస్సందేహంగా అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది ఆపై మీరు ఆ బాటిల్ ని అక్కడ సరిగ్గా ఏమి ఉండొచ్చు మరియు అలాంటివి మీరు ఏదో ఒక రకమైన ఆశ్చర్యకరమైన అంశంగా చూపటానికి మొదటి మార్గం ఇది కాబట్టి మీరు ఒక నారింజ వృత్తాన్ని చూస్తారు మరియు అక్కడ సూర్యుడు అనే పదం కనిపించిన తర్వాత మాత్రమే మీరు దానిని అర్థం చేసుకుంటారు మరియు తర్వాత దానిని ఒక నిర్దిష్ట మార్గంలో వివరిస్తారు ఇప్పుడు మీరు దానిని మీ ప్రెజెంటేషన్లో చేయాలనుకుంటున్నారా మీరు దానిని మీ ప్రెజెంటేషన్లో చేయాలనుకుంటే అది ఏ ప్రయోజనం కోసం ఉపయోగపడుతుంది ఇది నాటకీయమా ఇది ఇతర మార్గాల్లో సంబంధితంగా ఉందా మీరు ఈ రకమైన ప్రెజెంటేషన్ చేయడానికి ముందు మీరు పరిష్కరించాల్సిన సమస్యలు ఇవి మీరు టెక్స్ట్ మరియు ఇమేజ్ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండే ప్రెజెంటేషన్ను కూడా చేయవచ్చు మీరు ఆ టెక్స్ట్ని ఇక్కడ ఉంచవచ్చు అలాగే మీరు ఎగువకు వెళ్లి ఇక్కడ ఉంచవచ్చు ఆ అవకాశం ఉంది మరియు మీరు చిత్రాలను ఎలా ఎక్కడ పెట్టవచ్చు అనేదానికి ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి మీరు చిత్రాన్ని ఇక్కడ నుంచి అక్కడికి పంపండి ఇక్కడ రెండు విషయాలు గమనించవచ్చు ఒకటి దూరం అలాగే ఓరియంటేషన్ దూరం రెండింటి మధ్య వ్యత్యాసం అనే భావాన్ని కమ్యూనికేట్ చేయడానికి అలాగే సామర్థ్యం అనేది రెండింటి మధ్య సంబంధం యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది ఆ ప్రక్రియను తగ్గించడం ద్వారా మీరు మరొక మార్గంలో ఇంకోటి కూడా చూడవచ్చు మీరు ముందుగా టెక్స్ట్ని చూపించి ఆపై చిత్రం చూపించవచ్చు ఇది ప్రాధాన్యత క్రమం యొక్క భావాన్ని కమ్యూనికేట్ తెలియజేస్తుంది ఎందుకంటే ఏదైనా మొదటిగా ఉన్నది ముఖ్యమా తదుపరిది ఏదైనా అది మరింత ముఖ్యమా ఇది మరింత ముఖ్యమైనది ఉదాహరణకు వారు పరిమాణం యొక్క అంశాన్ని కూడా కమ్యూనికేట్ చేయగలిగారు చాలా పెద్ద సూర్యుడుని చూపిస్తే దాని అర్థం చాలా గణనీయంగా మారుతుందని ఎవరికి తెలుసు ఇవన్నీ మనం విషయాలను గ్రహించే విధానంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న సమస్యలు ఓరియంటేషన్ మాత్రమే కాకుండా ప్రదర్శన విధానం మాత్రమే కాకుండా పరిమాణం నిర్దిష్టత రెండింటి మధ్య సంబంధాన్ని చూద్దాం ఈ విషయాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మల్టీమీడియా కమ్యూనికేషన్ రంగంలోని ఎక్స్పోనెంట్స్ లో ఒకరైన రిచర్డ్ మేయర్ రిఫరెన్స్ లను మీరు ఈ స్లయిడ్ చివరిలో పొందుతారు మీరు చిత్రాలు టెక్ట్స్లు చిత్రాలు టెక్స్ట్లు మరియు యానిమేషన్లను కలిపి ఉంచే విభిన్న విషయాల గురించి నేను మొదటిగా షేర్ చేస్తాను దాని సారాంశం మరియు లింక్ అందిస్తాను మీరు దీన్ని చూడవచ్చు మరియు పరిశీలించవచ్చు దీనిని మరింత ఆసక్తికరంగా మరియు మరింత ఉత్తేజకరమైనదిగా చేయడానికి మీరు చిత్రాలు మరియు టెక్స్ట్ మరియు యానిమేషన్లను ఒకదానితో ఒకటి ఎలా లింక్చేయాలి అనే దానిపై మీకు అవగాహనను అందిస్తుంది నా దగ్గర ఇక్కడ ఇతర ఉదాహరణలు కూడా ఉన్నాయి ఇవి మీకు దీని గురించి అవగాహనను అందిస్తాయి ఇప్పుడు మీరు చిత్రాలను టెక్స్ట్లుగా పరిగణించవచ్చు దీని ద్వారా మనం సరిగ్గా అర్థంచేసుకోవలసింది ఏమిటి అప్పోల్లినరీ చెప్పిన ఒక పద్యం ఉంది ఫ్రెంచ్ కవి అతను అతను కాలిగ్రామ్స్ తో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు అక్కడ మీరు కాలిగ్రఫీ మరియు కవిత్వం కలయిక ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు పారిస్ యొక్క డైమెన్షన్స్ ను ఈఫిల్ టవర్ యొక్క చిత్రం ప్రదర్శించడం ద్వారా చెప్పొచ్చు కానీ అది అలా కాదు పారిస్ ఈఫిల్ టవర్ మరియు ఈఫిల్ టవర్ పదాలతో రూపొందించబడింది మరియు ఈ పదాలు కొంత అర్థాన్ని తెలియజేయగలిగాయి వారి స్వంత యోగ్యతతో ఒక చిత్రాన్ని కమ్యూనికేట్ చేయగలిగారు ఇది పారిస్ అనే పదానికి కేంద్రీకృతమై చిత్రంలో మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా కొన్ని విషయాలను తెలియజేయగలిగారు కాంక్రీట్ పోయట్రి శతాబ్దం మధ్యలో ఒక ముఖ్యమైన ఉద్యమంగా మారింది మరియు ఈ రకమైన కవిత్వంలో చాలా ప్రయోగాలు ఉన్నాయి అవి చిత్రాలు మరియు టెక్ట్స్ ను కలిపి చూపించాయి మరియు ఇక్కడ టెక్ట్స్ వాటికి అవే చిత్రాలుగా చుపించబడతాయి మరియు ఇది టెక్ట్స్ను యానిమేట్ గా చుపించినపుడు అవి కారాక్టర్స్ ను కలిగి ఉంటాయి మరియు ఇది సమకాలీన సందర్భానికి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు మనం టైపోగ్రఫీ గురించి చెప్పాలంటే టైపోగ్రఫీ నిర్దిష్ట టెక్స్ట్ యొక్క నిర్దిష్ట లక్షణాలను నాణ్యత గురుంచి తెలియజేస్తుంది నేను దానిని త్వరగా చెప్తాను మళ్ళీ మనము చిత్రాలు మరియు టెక్ట్స్ లేదా కాంక్రీట్ కవిత్వానికి తిరిగి వెల్దాము మీరు వివిధ రకాల టైపోగ్రఫీని ఉదాహరణగా చెప్పడానికి తీసుకుంటే ఇక్కడ ఈ ఉదాహరణలను నేను చెప్పనప్పటికీ నేను వాటిని మీ కోసం స్లైడ్లలో ఉంచుతాను మీరు వాటిని చూడవచ్చు కొన్ని టైపోగ్రఫీ ఫీచర్లు గాంభీర్యం హుషారు హుందాతనం కొన్ని ఇతర అంశాలు ప్రాచీనత యొక్క భావాన్ని తెలియజేస్తాయి అది ఇక్కడే ఎందుకు కాకూడదు నా వద్ద కొన్ని లెటర్స్ ఉన్నాయి దానిని మీతో చాలా త్వరగా పంచుకుంటాను మీరు గోతిక్ ని చూస్తే ఇది కొంత భిన్నమైన అసోసియేషన్ ని తెలియజేస్తుంది ఆపై మనం కాలిబ్రి ని చూడొచ్చు లేదా బెర్నార్డ్ కాంక్రీటు వంటి వాటిని చూస్తే ఇది వేరే విధంగా కమ్యూనికేట్ చేస్తుంది టైపోగ్రఫీ ప్రతి సందర్భంలోనూ ఇమేజ్ యొక్క నాణ్యతను కమ్యూనికేట్ చేయగలదు విభిన్న అర్థాలను తెలియజేస్తుంది ఐతే కొన్ని సైన్స్తో సంబంధం కలిగి ఉంటాయి కొన్ని పురాతన చరిత్రతో సంబంధం కలిగి ఉంటాయి కొన్ని వేరే ఇతర విషయాలతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి టైపోగ్రఫీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు నేను మీకు కొంచెం తరువాత మరింత ఖచ్చితమైన ఉదాహరణ ఇస్తాను ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి మొదటిది జార్జ్ హెర్బర్ట్ ఈస్టర్ వింగ్స్ 16వ శతాబ్దపు పద్యం మళ్లీ ఇమేజ్ యొక్క మూలకంతో వ్యవహరిస్తుంది కాబట్టి ఈ పద్యం ప్రభువును ప్రార్థించడం గురించి ఇక్కడ మేటఫోర్ ఆఫ్ వింగ్స్ చాలా ముఖ్యమైనది మరియు పద్యం వింగ్స్ వలె కనిపించే విధంగా రూపొందించబడింది మరియు వాస్తవానికి ఇది భిన్నంగా ఉంటుంది మీరు బిన్నంగా చూడాలి ఎందుకంటే అప్పుడే అది వింగ్స్ వలె కనిపిస్తుంది చిత్రం లో పొందుపరచబడిన వచనం యొక్క భావాన్ని కమ్యూనికేట్ చేసే దాని గురుంచి చూద్దాం మరియు మధ్యలో పదాలు లేకపోవటం ద్వారా నిశ్శబ్దం నాటకీయంగా లేదా యాపిల్ స్వయంకృతంగా మళ్ళీ మళ్ళీ సూచించబడుతుందని మీరు చూసే కాంక్రీట్ పద్యాల యొక్క ఇతర ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి కానీ నేను మీతో పంచుకున్నట్లు మరియు మీరు షోలే యొక్క ఈ ఉదాహరణను చూడొచ్చు దీని అర్ధం ఏమిటి అంటే మండుతున్న బొగ్గు మీరు అగ్ని యొక్క మూలకాన్ని టైపోగ్రఫీ యొక్క ఈ ఉదాహరణలో చాలా విలక్షనంగ అందించబడిన అగ్ని యొక్క రూపకం చుడోచ్చు కాబట్టి నేను మీకు చెప్పినట్లు వచనాలు చిత్రాలుగా మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం తీసుకున్నాయి మరియు అది ఎలా జరుగుతుంది అనే దానికి ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి ఇది అకడమిక్ లేదా అసాధారణమైనది కాదు ఇది రోజువారీ అనుభవం మనం మన చుట్టూ ఉన్న వాణిజ్య ప్రకటనలను చూసినప్పుడు మరియు ప్రజలు మనల్ని ఒప్పించాలని లేదా సంక్లిష్టతలను కమ్యూనికేట్ చేయాలనుకునే విధానంలో అన్నిటినీ కలిపి అర్థవంతంగా తెలియచేయడం టెక్స్ట్లను కూడా యానిమేషన్లుగా మార్చవచ్చని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పటి వరకు మనం టెక్స్ట్లను ఇమేజ్లుగా చూసాము కానీ టెక్స్ట్లు యానిమేషన్లుగా మారినప్పుడు అవి కొన్ని ఇతర లక్షణాలను కూడా పొందుతాయి అలాగే అవి ఇమేజ్ల మాదిరిగానే లేదా అవి కొన్ని ఇమేజ్ లక్షణాలను కలిగి ఉంటాయి అవి చిత్రాలు కానప్పటికీ టైపోగ్రఫీ చిత్రాలతో అనుబంధించబడిన వేరొక రకమైన అర్థాన్ని తెలియజేయగలుగుతుంది కాబట్టి ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని కమ్యూనికేట్ చేయగల ఒక వచనానికి మనము అలాంటి అనేక ఉదాహరణలను పరిశీలించవచ్చు ఇప్పుడు టెక్స్ట్లు వాటి బిహేవియర్ ద్వారా పాఠాల ద్వారా కూడా అర్థాన్ని తెలియజేయగలవు హ్యాపీ టెక్స్ట్ అనేది జంపింగ్ టెక్స్ట్ ఐతే భయంతో కూడిన వచనం వణుకుతోంది అని చూడొచ్చు కాబట్టి టెక్ట్స్ వారు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న అర్థాన్ని తెలియజేసే విధంగా ప్రవర్తించడం మీరు చూస్తారు ఇప్పుడు ఇవి వివిధ ఆసక్తికరమైన చిక్కులను కలిగి ఉంటాయి అవి మన మనస్సులను చాలా శక్తివంతంగా మార్చగలవు మరియు ఆసక్తికరంగా మీరు వివిధ సినిమాలలో ప్రత్యేకించి చాలా సినిమాల్లో క్రెడిట్లను చూస్తున్నప్పుడు ప్రారంభ క్రెడిట్లలో మీరు యానిమేషన్లు ఉపయోగించినట్లు చూడొచ్చు మరియు అవి ఒక విధమైన ఎక్సైటెమెంట్ ను కమ్యూనికేట్ చేయగలవు మీరు క్రెడిట్లను పరిశీలిస్తే ఉత్సాహం థ్రిల్ అనేకమైనవి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చలనచిత్రాలలో చూడొచ్చు ప్రారంభ క్రెడిట్స్ ఇది చాలా డామినేట్ గా ఉంటుందని మీరు కనుగొంటారు ఇప్పుడు నేను మీతో పంచుకోవాలనుకున్నది నేను మీతో పంచుకోబోయేది ఏంటంటే నేను మరియు నా విద్యార్థులు ఒక సమయంలో చేసిన పరిశోధనకు సంబంధించినది మరియు దీని ద్వారా అర్థాన్ని వేరే మార్గాల్లో తెలియజేయడం కమ్యూనికేట్ చేయడం జరిగింది వారు టెక్ట్స్ యొక్క బిహేవియర్ ని మరియు అలాగే అందులో కొన్ని చిన్న పద్యాలు ఉన్నాయి అవి మళ్లీ విభిన్న విషయాలను తెలియజేయగలిగాయి కాబట్టి నేను వాటి ద్వారా వెళ్తాను మరియు ఇప్పుడే వాటిని మీతో పంచుకుంటాను స్క్రీన్ని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ టైపోగ్రఫీని చూస్తున్నట్లయితే ఇది ఎలా బిహేవ్ చేస్తుందో మీరే చూడగలరు లేదా మీరు దీన్ని చూస్తున్నట్లయితే ఇది రెండు విభిన్న విషయాలను తెలియజేస్తుంది ఒకటి నెమ్మది మరియు స్టెప్స్ ఇక్కడ చెప్పవలసిన అవసరం లేని విషయం ఏంటంటే క్రమానుగతమైన విషయం ఏమిటంటే ఆమె మెట్ల నుండి క్రిందికి నడిచి ఉండవచ్చు కాబట్టి కొన్ని అర్థాలు పదాల ద్వారా తెలియజేయబడవు కానీ అవి టెక్స్ట్ యొక్క ప్రవర్తన ద్వారా తెలియజేయబడతాయి క్రింది వైపుకి మెట్లు దిగి నడచే పాటర్న్ బట్టి గదిలోకి ప్రవేశించినట్లు ఒకదాని తర్వత ఒకటి టెక్స్ట్ వచ్చే ఈ నిర్దిష్ట యానిమేషన్ ద్వారా తెలియజేయబడుతుంది లేదా మీరు దీన్ని చూస్తే హింస అనే అంశం చూస్తే ఇక్కడ టెక్స్ట్ దాని రంగును మార్చుకుని ఆపై ఒక రకమైన చెల్లాచెదురుగా మారుతుంది మరియు తెలుపు నుండి ఎరుపుకు మారగలుగుతుంది రక్తం మరియు ఇతర రకాల విషయాల ద్వారా హింసాత్మక భావాన్ని కమ్యూనికేట్ చేసి ఆపై పగలగొట్టడం నాశనం చేయడం వంటివి ఈ యానిమేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇప్పుడు మీరు అదే పదానికి వేరొక రకమైన రంగును ఇచ్చినప్పుడు అది భయం యొక్క రంగు మరియు భయం యొక్క ప్రవర్తన మరియు భయం యొక్క రంగు నీలం రంగు మరియు భయం యొక్క ప్రవర్తన వాటి అర్థం పూర్తిగా భిన్నంగా ఉంటుంది దీన్ని మరియు దీన్ని సరిపోల్చండి మరియు మీరు వ్యత్యాసాన్ని చూడవచ్చు కాబట్టి ఇక్కడ అర్థాలు చాలా భిన్నంగా ఉంటాయి కాబట్టి తరంగాలు రాళ్లను దాటినప్పుడు అవి చుట్టూ వ్యాపిస్థాయి మరియు అవి పదేపదే అలా చేస్తూనే ఉంటాయి మరియు ఈ నిర్దిష్ట యానిమేషన్ను చూసినప్పుడు మనం తెలియజేయగలిగేది అదే దాన్ని మళ్లీ చూద్దాం లేదా ఆకులు పడిపోవడాన్ని చూద్దాం అసోసియేషన్ కలర్స్ ద్వారా ఒక రకమైన పద్యానికి ఉదాహరణ ఇక్కడ ఉంది అవి గ్రే స్కేల్లో ఉన్న వివిధ రంగులు మధ్యాహ్నం మూలకం శరదృతువు మూలకం నిర్దిష్ట రకమైన వృద్ధాప్యం ఇవన్నీ ప్రతిబింబిస్తాయి ఇక్కడ మరొక పద్యం ఈ పద్యం ఎవరో టైప్ చేస్తున్నట్లుగా దీనికి యాంత్రిక నాణ్యత ఉంది కాబట్టి ఎవరైనా తిరిగి వచ్చి అతని లేదా ఆమె టైప్రైటర్ వద్ద కూర్చుని దీన్ని ప్రదర్శించడం ఈ పాయింట్ని టైప్ చేయడం వంటి వాటి అనుబంధాన్ని ఇది ఇస్తుంది దాని నుండి చాలా భిన్నమైన మరొక ఉదాహరణ ఇక్కడ ఉంది శూన్యత ఒక రకంగా వ్యాపించి ఉంది మరియు శూన్యత వ్యాపించడం ద్వారా ప్రభావం సృష్టించబడుతుంది కాబట్టి ఈ శూన్యత కు ఒక ప్రత్యేక లక్షణం సృష్టించబడిందని ఈ శూన్యత ఒక నిర్దిష్ట రకమైనదని మీరు చూస్తారు ఇక్కడ చివరిగా ఒక ఉదాహరణ కాబట్టి మీరు ఈ సందర్భాలలో ప్రతిదానిని సాధారణ టెక్స్ట్తో పోల్చినట్లయితే అర్థం చాలా భిన్నంగా ఉంటుంది మరియు మీరు వేర్వేరు పాయింట్ల వద్ద విభిన్న విషయాలను తెలియజేయగలిగే పనులను చేయగలరు CMUలో చేసిన పని నుండి నేను మీకు మరొక ఉదాహరణ ఇస్తాను కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ వారి టెక్స్ట్ యానిమేషన్ మరియు ఇది ప్రాజెక్ట్లో భాగం దీనిని కైనటిక్ టెక్స్ట్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు మరియు ఇది భావోద్వేగ ప్రభావాన్ని సృష్టించడానికి టెక్స్ట్లను ఎంత శక్తివంతంగా మార్చగలదో ఒక ఉదాహరణను అందిస్తుంది ఇప్పుడు నేను ప్రస్తుతం మీతో పంచుకున్న ఈ ప్రత్యేక క్లిప్ని మీరు చూస్తున్నట్లయితే ఇది చాలా శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని మరియు ఫ్లెక్స్తో ప్రారంభించేందుకు వివిధ రకాల యానిమేషన్ల సాఫ్ట్వేర్ లతో వీటిని రూపొందించవచ్చని నేను ఆశిస్తున్నాను ఆన్లైన్లో అనేక ఇతర సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి మరియు వీటిని రూపొందించి దీన్ని మీ ప్రెజెంటేషన్లో చుపవచ్చు దానిని డైనమిక్గా మార్చడానికి నిర్దిష్ట ప్రదేశాలలో ఉంచవచ్చు ఉత్తేజకరమైనదిగా చేయడానికి ఆడియోలను అక్కడ ఉంచవచ్చు మీరు విరామాలను కలిగి ఉండవచ్చు మరియు ఇది చాలా శక్తివంతమైన ముద్ర వేస్తుంది కానీ అది అంతకు మించి కూడా విస్తరించవచ్చు ఇది మీ వెబ్ పేజీలలో ఒక భాగం కావచ్చు మీరు కేవలం ప్రెజెంటేషన్ కాకుండా ఇతర వ్యాపారాలు చేయడానికి వెళ్లినట్లయితే ఇది మీ ప్రకటనల వ్యూహంలో భాగం కావచ్చు ఇది చాలా రకాలుగా ఉపయోగించబడుతుంది కాబట్టి నేను మీతో పంచుకోవాలనుకున్న వాటిలో ఇది ఒకటి కానీ ఇప్పుడు మనము ఇమేజ్కి టెక్స్ట్లతో ఉన్న సంబంధానికి వెల్దాము వచనం అలాగే ఉంటుంది ఏ మార్పు లేదు చిత్రాన్ని మార్చినట్లయితే దాని అర్థం కూడా మారుతుంది ఈ నిర్దిష్ట చిత్రం సరిగ్గా ఏమి తెలియజేస్తుంది బహుశా ఇది ఏదైనా కొలవడం లేదా కొలవలేకపోవడం లేదా సమస్యను ఎదుర్కోవడం లేదా కొలిచే సవాలును తీసుకోవడం గురించి మీకు ఏదైనా చెప్పోచ్చు ఇప్పుడు మనం తదుపరి చిత్రాన్ని చూద్దాం వచనం అదే ఉంటుంది కానీ చిత్రం చాలా భిన్నంగా ఉంటుంది మరొక వైపు వేచి ఉన్న శూన్యత వారు దీని గుండా వెళ్ళాలని కోరుకుంటారు మరొక వైపు అనేక ఇతర అర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి టెక్స్ట్ ఒకే విధంగా మిగిలిపోయింది చిత్రాలు భిన్నంగా ఉంటాయి మీరు పూర్తిగా భిన్నమైన అర్థాలను కలిగి ఉండవచ్చు మరియు అదే విధంగా ఇతర మార్గంలో కూడా జరగవచ్చు ఇక్కడ మీకు చిత్రం ఉంది ఇది మొదటి శీర్షిక దీని అర్థం గురించి మీకు ఒక ప్రత్యేక అవగాహన ఉంది ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని అర్థం చేసుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది మీరు దానిని శోకం అని పిలిచినట్లయితే మరియు ఇది దీనికి వ్యక్తిగత అర్థాన్ని ఇస్తే మరియు ఇది వాన్ గోహ్ సోదరిVan Goghs sister అని మీరు చెప్పవచ్చు టైటిల్ ఏమి చెప్పాలో మాకు తెలియదు మరియు ఈసారి టైటిల్ చిత్రం యొక్క అర్థాన్ని మారుస్తుంది కాబట్టి అవి రెండూ కలిసి సంకర్షణ చెంది మరియు అవి వేరే అర్థాన్ని సృష్టించడం మీరు చూస్తారు మీకు ఇదివరకే సుపరిచితమైన ఇమేజ్ మీరు దానిని విభిన్న శీర్షికలతో ప్రదర్శించిన ప్రతిసారీ చిత్రం యొక్క అర్థం మారుతుంది కాబట్టి టెక్స్ట్లు మరియు ఇమేజ్లు కలిసి చేసినప్పుడు వాటి గురించి మీకు తెలియజేయడం కోసం ఇది జరుగుతుంది వివిధ రకాల అర్థాలను తెలియజేస్తాయి మరియు వీటిని మార్చవచ్చు మరియు ప్రదర్శనలో ఈ తారుమారు మళ్లీ చాలా ముఖ్యమైనది ప్రకటనలలో ఇది చాలా ముఖ్యమైనది అనేక ఇతర ప్రదేశాలలో ఇది చాలా సానుకూల మార్గంలో ఉపయోగించబడుతుంది మరియు మల్టీమీడియా దిశలో ఇది మొదటి మెట్టు అయితే నేను ఇంతకు ముందు మీతో పంచుకున్నట్లుగా ధ్వని కూడా వస్తుంది కాబట్టి పదాలు మరియు చిత్రాల మధ్య పరస్పర చర్యల ద్వారా అర్థం ఏర్పడుతుంది టైటిల్ కథ గురించి అంచనాలను సృష్టిస్తుంది ఇది చాలా భిన్నమైన అర్థాన్ని రేకెత్తిస్తుంది టైటిల్ మార్చిన ప్రతిసారీ మీరు వ్రాసే కథ యొక్క అర్థం మారుతుంది నేను దానిని ఒక తరగతి విద్యార్థులతో మరియు కథలు ప్రతిసారీ టైటిల్లు భిన్నంగా ఉన్న ప్రతిసారీ ప్రయత్నించాను మరో 10 మందికి అదే చిత్రాన్ని మరొక శీర్షికతో ఇచ్చారు మరియు దానిని అంచనా వేయమని మరియు అర్థం చేసుకోమని అడిగారు వారు దానిని చాలా భిన్నంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ అంశాలను మార్చడం ద్వారా ప్రజలు విషయాలను గ్రహించే విధానాన్ని మార్చగల సామర్థ్యం మాకు ఉంది చిత్రాలు మరియు టెక్స్ట్లను చాలా విభిన్నంగా ఉపయోగించవచ్చు ఇక్కడ ఒక టెక్స్ట్కి మాత్రమే ఉదాహరణ చిత్రాలు లేకుండా మీరు నిశితంగా పరిశీలిస్తే ఇక్కడ ఒక వ్యక్తి టీవీ ముందు కొద్దిసేపు గడుపుతున్నాడని మరియు చాలా బాధించే భార్యను కలిగి ఉన్నాడని మీరు కనుగొంటారు మరియు అతను తన జీవితాన్ని దుర్భరమైన మార్గంగా మార్చుకున్నాడు మరియు అతను ఒక మార్గం గురించి ఆలోచిస్తూ చుట్టూ చూస్తున్నాడు ఒక రోజు వారు ఎక్కడో కలుసుకున్నప్పుడు అతను కాల్చడం మరియు అక్కడ 6 బ్యాంగ్స్ ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు 3 క్లిక్లు అతని నిరాశ స్థాయిని సూచిస్తాయి ఎందుకంటే హత్య ముగిసింది కానీ అతను ట్రిగ్గర్ను క్లిక్ చేస్తూనే ఉంటాడు ఆపై అతను ముందుకు సాగడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈ చిత్రం దానంతటదే చాలా అర్థాన్ని తెలియజేస్తుంది మరోవైపు మనకు మరణం యొక్క సంభాషణ యొక్క మూలకం కేవలం పదాలు మాత్రమే ఉంటే మరియు అది అతనికి ఎంత నిరాశపరిచింది లేదా అతను ఆమెను చంపడానికి దారితీసింది అనేవి ఇక్కడ ప్రతిబింబించవు కాబట్టి ఇది స్వయంగా చెప్పగలిగేంత శక్తివంతంగా ఉండదు ఇది మనం ఇంతకు ముందు చూసిన చిత్రాలతో మాత్రమే అది విలక్షణమైన రీతిలో తెలియజేయగలదు మీరు పదాలు లేని కథనాలను కలిగి ఉండవచ్చు మరియు కొన్ని సందర్భాల్లో చిత్రాలు మరియు టెక్స్ట్లు పదాలు లేకుండా ఈ కథనాన్ని కమ్యూనికేట్ చేయలేవు లేదా మీరు చూసే కథలో చిత్రాలు వాస్తవానికి మరింత దగ్గరగా ఉన్నాయని పదాలే దానికి అర్థాన్ని ఇస్తాయి అని మరియు అర్థాన్ని మార్చి చెప్తాయి అని చూడొచ్చు ఇప్పుడు నేను మీతో పంచుకున్నట్లుగా ఈ చర్చ ముగిసే సమయానికి టెక్స్ట్లు మరియు ఇమేజ్లు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ మరియు అవి ఒకదానికొకటి ప్రభావితం చేయగలవు మేము ఐ ట్రాకర్లను ఉపయోగించి చేసిన చాలా సులభమైన ప్రయోగం మీతో పంచుకోవడం ద్వారా ఒక అడుగు ముందుకు వేయొచ్చు మీకు ఇక్కడ పండ్లను చూపించే ఈ రెండు గ్రూప్ ల వ్యక్తులకు రెండు రకాల విషయాలు చెప్పబడ్డాయి దానికి ముందుగా ఒక సందర్భంలో ప్రజలకు పండ్ల గురించి మరియు పర్వతాల గురించి శాస్త్రీయ వాస్తవాలు చెప్పాము మరియు మరొక సందర్భంలో ప్రజలకు సౌందర్య విషయాలు చెప్పబడ్డాయి ఇది అందంగా ఉంది మరియు పండ్లు మరియు పర్వతాల గురించి అలాంటి విషయాలు మరియు వారు పండ్లను మరియు పర్వతాలను చూడటం ప్రారంభించినప్పుడు ఒక సందర్భంలో సౌందరయం గురుంచి చెప్తున్నప్పుడు వారు వారి ప్రవర్తనను చూడటం ప్రారంభించారు మీ దృష్టి కేంద్రాలు వేర్వేరు ప్రదేశాలలో విస్తరించి ఉన్నాయని మీరు చూస్తారు మరియు ఇక్కడ ఇది కొద్దిగా భిన్నమైన రీతిలో కేంద్రీకరించబడింది పర్వతం విషయంలో ఇది మరింత విభిన్నంగా ఉంటుంది శాస్త్రీయ గ్రంథాలను చదివిన తర్వాత ఈ ప్రాంతంలో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన వ్యక్తులు అయితే పర్వతం యొక్క అందం ప్రదర్శించబడిన సౌందర్య ప్రదర్శన సందర్భంలో వారు మరెక్కడో చూస్తూ మరింత అన్వేషణాత్మకంగా చెప్తున్నారు ఇది ప్రవర్తనలో కూడా ప్రతిబింబించిందని మనకు తెలుస్తుంది ప్రతిస్పందనలు ఎందుకంటే వారు ఈ నిర్దిష్ట వచనానికి ప్రతిస్పందించడం ప్రారంభించినప్పుడు వారు నిర్దిష్ట చిత్రాల సెట్ను నిర్వహించేవారు వారు విభిన్న భావజాలాలను మరియు వివిధ ప్రతిస్పందనల మార్గాలను కమ్యూనికేట్ చేయగలిగారు సాధారణంగా పండ్ల సౌందర్యం గురించి చెప్పబడిన వ్యక్తులు అందం లేదా పండ్లు అందంగా లేకపోవడం గురించి మాట్లాడారు మరియు పర్వతాల సౌందర్యం గురించి చెప్పబడిన వ్యక్తులు మళ్లీ అదే చేశారు శాస్త్రీయ వాస్తవాలు చెప్పిన వ్యక్తులు ఆరోగ్యం గురించి పండ్లు అందించే విటమిన్లు సామర్థ్యం గురించి వాటి తాజాదనాన్ని గురించి మాట్లాడారు లేదా పర్వతాల గురించి పర్వతాలు ఆరోగ్యానికి మంచివి మరియు అలాంటి మాట్లాడారు కాబట్టి వచనాన్ని మార్చడం ద్వారా చిత్రాల యొక్క మొత్తం అవగాహన ప్రక్రియ రూపాంతరం చెందుతుందని మీరు చూస్తారు అంతకు ముందు చిత్రాలను ప్రదర్శించడం ద్వారా టెక్స్ట్ల యొక్క మొత్తం అర్దం చేసుకునే ప్రక్రియను కూడా మార్చవచ్చు మీరు చిత్రాలను చూపించడం లేదా మనము కొంచెం తర్వాత మాట్లాడే సంగీతాన్ని ఉపయోగించడం వంటి వాటిని ఎమోషన్ ఇండక్షన్ పద్ధతులుగా పిలుస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి దుఃఖం విచారం లేదా సంతోషం యొక్క భావోద్వేగ భావాలను ఇవి కమ్యూనికేట్ చేయగలవు మీ మనస్సులను మార్చటానికి మీరు విషయాలను అర్థం చేసుకునే విధానాన్ని కూడా మార్చగలవు కాబట్టి మనము మానిప్యులేషన్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుదాము మనము అవగాహన చర్చల గురించి తరువాత కొంత మేరకు తారుమారు చేసే వ్యక్తులను మళ్లీ ఒప్పించడం గురించి ప్రతికూల కోణంలో వెళ్ళే వ్యక్తులు గురుంచి అవసరం లేదు ఇది విజువల్స్ మరియు విజువల్స్ టెక్స్ట్లతో ఇంటరాక్ట్ అయ్యే విధానం మరియు విజువల్స్ మరియు టెక్స్ట్లు శబ్దాలతో ఇంటరాక్ట్ అయ్యే విధానంలో ఇది చాలా విశిష్టంగా కనుగొనబడిందని మనము కనుగొన్నాము మల్టీమీడియా మరింత శక్తివంతమైన సాధనంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ప్రవర్తనను మార్చడానికి చాలా క్లిష్టమైన సాధనంగా ఎలా నిర్వహిస్తుందనే దాని గురించి మీకు సమగ్రమైన ఆలోచనను అందిస్తుంది సాఫ్ట్ స్కిల్స్ సందర్భంలో ఈ అంశాలు మీకు ఆసక్తికరంగా మరియు సంబంధితంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను మరియు మేము ఇచ్చిన వివిధ సర్వేలను మీరు పూర్తి చేయబోతున్నారని నేను ఆశిస్తున్నాను తద్వారా మనము ఎలా శిక్షణ పొందాలో నిర్దిష్ట సందర్భంలో ఎలా ప్రవర్తించాలో చూద్దాం